కెమికల్ ఇంజినీరింగ్ లో ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలపై ఓపెన్ ఆన్ లైన్ కోర్సుకు స్వాగతం ఈ ఉపన్యాసంలో మనం కంప్యూటర్ ఎయిడెడ్ బ్యాలెన్స్ సమీకరణాల యొక్క కొన్ని ప్రాథమికాంశాల గురించి చర్చించడం ప్రారంభిస్తాము మరియు ఈ ఉపన్యాసం ప్రధానంగా ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ పై దృష్టి సారిస్తుంది మరియు ఉదాహరణలతో ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఎలా విశ్లేషించాలో ఇక్కడ చర్చించబడుతుంది కాబట్టి మునుపటి మాడ్యూల్లో కంప్యూటర్ బేసిక్స్ గురించి వివరించాము దాని ఆధారంగా ఒక ఫంక్షన్ కోసం న్యూమరికల్ ఇంటెగ్రేషన్ ను ఎలా లెక్కించాలో మీకు తెలుసు మరియు మేము కనీసం చదరపు పద్ధతి గురించి కొంత వివరించాము సరళ మరియు నాన్ లీనియర్ సమీకరణాల కోసం పరిష్కార పద్దతి గురించి కూడా వివరించాము కాబట్టి మేము వివరించిన అంశాలు దృగ్విషయం కంప్యూటర్ ఆధారిత లెక్కలు అని మీరు చెప్పవచ్చు ఇక్కడ కూడా మేము కొన్ని లెక్కలు ప్రక్రియ ఎలా చేయాలి మాడ్యులర్ ఆధారిత కంప్యూటర్ విశ్లేషణ ఆధారంగా అలాగే రసాయన ఇంజనీరింగ్ ప్రక్రియల ఫ్లోషీటింగ్ ఆధారంగా విభిన్న కోడ్ లను ఎలా వ్యక్తీకరించాలి అనే దాని గురించి కూడా వివరించేందుకు ప్రయత్నిస్తాము ఇది చాలా ప్రాథమికంగా ఉంటుంది వీటి ఆధారంగా మీరు విభిన్న ప్రక్రియను విశ్లేషించవచ్చు మరియు ఈ మాడ్యూల్ ఆధారంగా విభిన్న సాఫ్ట్ వేర్ ల టూల్స్ ని ఎలా హ్యాండిల్ చేయవచ్చో తెలియును ఎందుకంటే రసాయన ఇంజనీరింగ్ ప్రక్రియ మాడ్యూల్ ఆధారిత విశ్లేషణ ఆధారంగా అవి అభివృద్ధి చేయబడిన వివిధ సాఫ్ట్వేర్లు ఉన్నాయి మరియు దాని కోసం వారు నిర్దిష్ట రసాయన ఇంజనీరింగ్ ప్రక్రియల యొక్క వ్యక్తిగత యూనిట్ల ఫ్లోషీటింగ్ ఆధారంగా వేర్వేరు సంకేతాలను అభివృద్ధి చేశారు ఇప్పుడు ఆ ఫ్లోషీటింగ్ ఆధారంగా ఆ కెమికల్ ఇంజనీరింగ్ ప్రక్రియ యొక్క విశ్లేషణ చేయవచ్చు ఆ ప్రక్రియ యొక్క ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ లు ఏమిటో మీరు మొదట చేయాలి ఎందుకంటే అది మీకు ఆ రకమైన ఆలోచనకు ఆధారాన్ని ఇస్తుంది ఆ కెమికల్ ఇంజనీరింగ్ ప్రక్రియ యొక్క పరిష్కారాన్ని ఆలినియర్ ఈక్వేషన్ ఆధారంగా లేదా మెటీరియల్ బాలన్స్ లేదా ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా నాన్ లీనియర్ సమీకరణం ఆధారంగా అంచనా వేయవచ్చామదింపు చేయగలరా లేదా ఒక నిర్దిష్ట ప్రక్రియ కొరకు n సంఖ్యలో వేరియబుల్స్ ఉన్నట్లయితే మరియు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం ఆధారంగా ఏర్పడే కొన్ని సమీకరణాలను కూడా మీరు పొందుతున్నారు ఇప్పుడు ఈ సమీకరణాలు పరిష్కరించబడగలవా లేదా ప్రత్యేక పరిష్కారం కాగలవా లేదా అనే నెంబర్ అఫ్ ఈక్వేషన్స్ మరియు వేరియబుల్స్ సంఖ్య ఆధారంగా లేదా వాస్తవానికి ఆ వేరియబుల్స్ ఆధారంగా ఆ సమీకరణాలను ఎలా నిర్వహించాలి తద్వారా మీరు ఒక నిర్దిష్ట పరిష్కారాన్ని పొందవచ్చు బహుశా అక్కడ ఒకటి కంటే ఎక్కువ పరిష్కారాన్ని పొందవచ్చు కానీ వ్యక్తిగత వేరియబుల్స్ యొక్క ఆ ప్రత్యేక పరిష్కారాన్ని పొందడానికి మీరు ఆ ప్రక్రియ యొక్కప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్లను తెలుసుకోవాలి మరియు ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్లను ల ఆధారంగా మీరు ఆ సమీకరణాలను పరిష్కరించగలరా లేదా అని అంచనా వేయవచ్చు మరియు ఆ నిర్దిష్ట ప్రక్రియ కోసం ఆ వేరియబుల్స్ పేర్కొనాలా లేదా ఆ నిర్దిష్ట ఫ్లోషీటింగ్ కోడ్ లలో పేర్కొనబడతాయీ ఆ ప్రాసెస్ వేరియబుల్స్ ఆధారంగా ఆ ప్రాసెస్ యొక్క విశ్లేషణకు అది ధృవీకరించబడుతుందా లేదా అక్కడ ప్రాసెస్ విశ్లేషణ కోసం ఇది సహాయపడుతుంది ఇప్పుడు కంప్యూటర్ కోడ్ సహాయంతో మెటీరియల్ బ్యాలెన్స్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తలెత్తే విలక్షణమైన ప్రశ్నలను మీరు చూస్తారు ఎన్ని సమీకరణాలు అవసరం మరియు ఇవి ఎక్కడ నుంచి వస్తాయి వంటివి ఈ ప్రశ్నలను పరిష్కరించడానికి డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఎనాలిసిస్ ఉపయోగించబడ్డాయి బ్లాక్ ఫ్లో డయాగ్రమ్ ల క్రమబద్ధమైన విశ్లేషణకు ఇది అత్యంత ఉపయోగకరమైన సాధనం మరియు ఒక నిర్ధిష్ట సమస్య పరిష్కరించదగినదా కాదా అని మదింపు చేయడం ద్వారా మీకు తెలిసిన వేగవంతమైన మార్గాలను ఇది అందిస్తుంది

అందుకే ప్రాసెస్ ఎనాలిసిస్ చేయడానికి ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ను మీరు తెలుసుకోవాలి ఇప్పుడు విశ్లేషణను తీసుకెళ్లడానికి మీరు ఫ్లో డయాగ్రమ్ గీయాలి మరియు స్ట్రీమ్ లో ఉండే కాంపోనెంట్లతో ప్రతి స్ట్రీమ్ కొరకు ఫ్లో డయాగ్రమ్ మీద మీరు లేబుల్ వేయాల్సి ఉంటుంది ఫ్లో రేట్లు కంపోజిషన్ నిష్పత్తులు వంటి అదనపు సమాచారం మీకు తెలిసిన జాబితాను మీరు తయారు చేయాల్సి ఉంటుంది మరియు మీరు తెలుసుకోవాల్సిన ఏవైనా మార్పిడిలు ఉన్నాయా లేదా అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన 2 ముఖ్యమైన అంశాలు గతం డ్రాయింగ్ తో సంబంధం కలిగి ఉంది ఇప్పుడు సంతులిత సరిహద్దులు వ్యవస్థల సంఖ్య అయితే మీరు మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణాన్ని రాయవచ్చు సిస్టమ్ బౌండరీలను డ్రా చేయడానికి 3 నియమాలు ఉన్నాయి మొదట మీరు బౌండరీని డ్రా చేయాల్సి ఉంటుంది రెండవదిప్రాసెస్ యూనిట్ మీరు జంక్షన్ పాయింట్ల చుట్టూ సరిహద్దును గీయాలిమూడవది అక్కడ ఒకే ఒక సరిహద్దు ఉంటే తప్ప మొత్తం ప్రక్రియ చుట్టూ ఒక సరిహద్దు గీయబడుతుంది అక్కడ గీసిన ప్రతి సరిహద్దుకు మీరు ఎన్ని ప్రశ్నలు రాయవచ్చు అనే దానితో ఇది రెండవ పాయింట్ తో సంబంధం కలిగి ఉంది ఆపై మీరు సరిహద్దు గుండా వెళ్ళే ప్రత్యేక భాగాలు ఉన్న సమీకరణాలను సాధ్యమైనంత ఎక్కువ రాయాలి ఇప్పుడు రియాక్ట్ సిస్టమ్ కొరకు ఆ సరిహద్దులన్నింటినీ పేర్కొన్న తరువాత స్ట్రీమ్ ల స్పెసిఫికేషన్లను ప్రాసెస్ చేస్తుంది ఇక్కడ ఈ నిర్వచనం ఆధారంగా లెక్కించాల్సిన ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ తెలియని వేరియబుల్స్ ఎన్ని సంఖ్యలు మరియు నెంబర్ అఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ సంఖ్యకు సమానమైన ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్సంఖ్య జరిగింది లేదా అక్కడ లేదు మీరు తెలుసుకోవాల్సిననెంబర్ అఫ్ ఇండిపెండెంట్ మెటీరియల్ బాలన్స్ ఈక్వేషన్స్ సంఖ్య ఉపయోగకరమైన ఆక్సిలియరీ రిలేషన్స్ సంఖ్య లేదా అవి కూడా మీరు తెలుసుకోవలసినవి కావు నెంబర్ అఫ్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ సంఖ్య ఇండిపెండెంట్ మెటీరియల్ బాలన్స్ ఈక్వేషన్స్ సంఖ్య నుండి మరియు ఉపయోగకరమైన ఆక్సిలియరీ రిలేషన్స్ సంఖ్య కూడా ప్రక్రియకు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఎలా ఉండాలో మీరు లెక్కించవచ్చు ఇప్పుడు ఆ స్థాయిల స్వేచ్ఛను తెలియని వారి సంఖ్యగా నిర్వచించవచ్చు మరియు స్వతంత్ర సంబంధాల సంఖ్య మైనస్ సంఖ్యలో ఇండిపెండెంట్ మెటీరియల్ బాలన్స్ ఈక్వేషన్స్ మైనస్ సంఖ్యలో ఉపయోగకరమైన సహాయక సంబంధాలు ఇప్పుడు పరమాణు సమతుల్యత విషయంలో డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఎనాలిసిస్ తెలియని వారి సంఖ్య వలె వ్యక్తీకరించవచ్చు మైనస్ సంఖ్యలో ఇండిపెండెంట్ అటామిక్ స్పీసీస్ నాన్ రెయాక్టీవ్ స్పీసీస్ మైనస్ సంఖ్యలో మొలిక్యూలర్ బాలన్సుస్ సమతుల్యం చేస్తాయి కాబట్టి ఈ సమీకరణాల నుండి మీరు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య ఎలా ఉండాలో లెక్కించవచ్చు మరియు అది మోల్స్ ఆధారంగా ఉండవచ్చు లేదా అది ఆటోమ్స్ ఆధారంగా కూడా ఉండవచ్చు ఇప్పుడు ఆడిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఎనాలిసిస్ ప్రాముఖ్యత ఏమిటి ఇప్పుడు ఈ సందర్భంలో మీరు 0 కు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ మ్యూజికల్ సంఖ్యను పొందుతున్నట్లయితే డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ యొక్క ఈ నిర్వచనం నుండి అలాంటప్పుడు సిస్టమ్ పూర్తిగా నిర్వచించబడిందని మీరు చెప్పవచ్చు అలాంటప్పుడు తెలియని వేరియబుల్స్ ఉన్న సిస్టమ్ కొరకు మీరు ఒక ప్రత్యేక పరిష్కారాన్ని పొందవచ్చు మరియు ఆ నిర్ధిష్ట సిస్టమ్ కు పరిష్కారంగా తెలియని వేరియబుల్స్ 1 గా ఉండాలి ఇప్పుడు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య 0 కంటే ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది అలాంటప్పుడు సిస్టమ్ నిర్వచించబడింది అంటే పేర్కొనబడ్డ దాని కింద ఇన్ఫినిటే నెంబర్ పరిష్కారాలు ఉంటాయి ప్రత్యేక సమస్యను పరిష్కరించడానికి మరింత ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అవసరం అవుతాయి ఒకవేళ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య 0 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ సందర్భంలో సిస్టమ్ పేర్కొనబడుతుంది వాస్తవానికి చాలా పరిమితులు ఉంటాయి ఇప్పుడు ఆ సందర్భంలో మీకు చాలా ప్రశ్నలు ఉన్నాయా లేదా చాలా పరిమితులు ఉన్నాయా లేదా అని మీరు తనిఖీ చేయాలి అక్కడ అన్ని ఈక్వేషన్ తో ఉండటానికి అతిగా నిర్వచించబడిన సమస్యలను పరిష్కరించలేము అందువల్ల తెలియని వేరియబుల్స్ సంఖ్యకు సమానమైన కొన్ని సమీకరణాలను మీరు ఎంచుకోవాలి పేర్కొన్నవి ఉంటే మీరు కొన్ని సమీకరణాలను నిర్లక్ష్యం చేయవచ్చుఒకవేళ అది పేర్కొనబడ్డ లేదా నిర్వచించబడ్డ దాని కింద ఉన్నట్లయితే దానిని పొందడం కొరకు మీరు కొన్ని ఇతర ఇండిపెండెంట్ ఈక్వేషన్ ను జోడించాల్సి ఉంటుంది ఇప్పుడు NDF ఎన్డిఎఫ్ దానికి సమానంగా ఉంటే డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య 0 కి సమానం అయితే సిస్టమ్ పూర్తిగా నిర్వచించబడుతుంది ఎక్కువ సమీకరణాలు అవసరం లేదు అక్కడ తెలియని వేరియబుల్స్ కూడా పరిగణించబడవు కాబట్టి ఈ విధంగా ఈ వ్యవస్థ బాగా నిర్వచించబడిందా లేదా అనేది నిర్దేశించబడిందా లేదా నిర్దేశించబడిందా అని చెప్పగలను అది ఏమి చేయాలో నిర్దేశించబడి ఉంటే మరియు ఏమి చేయాలో నిర్దేశిస్తే దాని ఆధారంగా సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్యను లెక్కించడానికి మీరు కొన్ని ఇండిపెండెంట్ ఈక్వేషన్ కలిగి ఉండాలి ఆ మెటీరియల్ బాలన్స్ ఈక్వేషన్ లేదా ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా ఇండిపెండెంట్ ఈక్వేషన్ ఏర్పడాలి ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ ఈక్వేషన్ అని పిలువబడినప్పుడు మీరు ఒకదాన్ని పొందలేకపోతే లేదా ఇతరుల కలయికలను జోడించడం మరియు తీసివేయడం ద్వారా సెట్ అఫ్ ఈక్వేషన్స్ స్వతంత్రంగా ఉంటుందని చెప్పబడుతుంది తద్వారా ఈక్వేషన్స్ ఇండిపెండెంట్ఈక్వేషన్స్ గా పిలువబడతాయి ఇప్పుడు తెలియని ప్రాసెస్ వేరియబుల్స్ యొక్క సోర్సెస్ అఫ్ ఈక్వేషన్స్ చేర్చబడతాయి ఈ సమీకరణాలు ఏ స్వతంత్ర సమీకరణాలు ఏర్పడాలి అవి రెయాక్టీవ్ మరియు నాన్ రెయాక్టీవ్ ప్రాసెసస్ కోసం మెటీరియల్ బాలన్స్ నుండి రావచ్చు ఆ ఈక్వేషన్స్ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ల నుండి రావచ్చు ఆ ఈక్వేషన్ ప్రాసెసస్ స్పెసిఫికేషన్స్ నుండి రావచ్చు అది ప్రాబ్లెమ్ స్టేటుమెంట్లో ఇవ్వబడుతుంది ఆ ఈక్వేషన్ ఫిసికల్ ప్రాపర్టీస్ మరియు డెన్సిటీ రిలేషన్స్ గ్యాస్ లాస్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ వంటి వాయువులోని పదార్థాల కూర్పుతో సంబంధం నుండి రావచ్చు ఫిసికల్ కంస్ట్రయిన్స్ లేదా సమ్మషన్ అఫ్ మోర్ ఫ్రాక్షన్స్ మాస్ ఫ్రాక్షన్స్ అఫ్ ది కాంపౌండ్ ఒకదానికి సమానంగా ఉండాలి కెమికల్ రియాక్షన్ సిస్టం కు స్టోయికియోమెట్రిక్ సంబంధాలు ఏమిటి కాబట్టి ఇవి ఇండిపెండెంట్ ఈక్వేషన్ ఉత్పత్తికి మూలం దీని ఆధారంగా మీరు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య ఏమిటో లెక్కించాలి దీని ఆధారంగా సిస్టమ్ బాగా నిర్వచించబడిందా లేదా నిర్వచించబడిందా అని మీరు మదింపు చేయాలి తదనుగుణంగామీరు ఆ వ్యవస్థ యొక్క ప్రత్యేకమైన పరిష్కారం కోసం యత్నించాలి ఇప్పుడు ఇండిపెండెంట్ ఈక్వేషన్ కొరకు యూనిట్ ప్రక్రియ యొక్క మెటీరియల్ బాలన్స్ నుంచి ఉత్పన్నమైన స్లైడ్ లో ఇవ్వబడ్డ ఈ దిగువ సమీకరణాల సెట్ ని మనం ఇప్పుడు చూద్దాం ఇది స్వతంత్రమైనది ఎందుకంటే ఇతరుల కలయికలను జోడించడం లేదా తీసివేయడం ద్వారా మనం ఎవరినీ పొందలేము ఇక్కడ ఈ సమీకరణాలను మీరు చూస్తారు ఇక్కడ m1 m2 m3 అనేది స్ట్రీమ్ యొక్క మొత్తం అది ఇన్కమింగ్ లేదా బయటికి వస్తున్నది తదనుగుణంగా అది రాబోతుందిమెటీరియల్ బాలన్స్ మీకు ఈ సమీకరణాన్ని ఇస్తుంది అదే విధంగా రెండో సమీకరణం కూడా ఆ ఇన్ పుట్ లేదా అవుట్ పుట్ మొత్తాల ఆధారంగా సమీకరణం అదే విధంగా మూడవ సమీకరణాలను ఏర్పరుస్తుంది ఇప్పుడు మీరు ఈ 3 సమీకరణాలను చూస్తే ఏ సమీకరణాలు ఆధారపడవని మీరు గమనించగలరు ఏ సమీకరణాలు ఇతరులపై ఆధారపడవు మొదటి సమీకరణం లేదా మొదటి సమీకరణాన్ని మీరు ఉత్పత్తి చేయలేరు ఇది రెండవ లేదా మూడవ దాని నుండి ఉత్పన్నం కాదు కాబట్టి ఈ సమీకరణాలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి అయితే ఈ రెండవ సమీకరణాలను చూస్తే 3 సమీకరణాలు కూడా ఉన్నాయని మీరు గమనించగలరు మరియు ఈ సందర్భంలో మీరు మూడవ సమీకరణాలను రెండవ సమీకరణం నుండి ఉత్పన్నం చేయవచ్చని మీరు రెండవ సమీకరణాన్ని 2తో గుణిస్తే మూడవ సమీకరణం ఉత్పన్నం అవుతుందని గమనించగలరు కాబట్టి ఈ సందర్భంలో ఈ సమీకరణాల సమితి ఒకదానికొకటి స్వతంత్రంగా ఉందని మీరు చెప్పలేరు ఈ 2 సమీకరణాలు మాత్రమే మొదటి సమీకరణాలు స్వతంత్రమైనవి అయితే మూడవ మరియు రెండవ సమీకరణాలు స్వతంత్రంగా ఉండవు కాబట్టి మెటీరియల్ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా ఆ స్వతంత్ర సమీకరణాలను ఉత్పత్తి చేయడానికి జాగ్రత్తగా ఉండాలని మీరు తెలుసుకోవాలి డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ను లెక్కించడానికి ఏర్పడిన సమీకరణాలు స్వతంత్రమైనవా కాదా అని చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ను లెక్కించడానికి స్వతంత్ర సమీకరణాలను మాత్రమే లెక్కించాలి బైనరీ సెపరేషన్ ప్రక్రియ కొరకు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ను లెక్కించడానికి ఇప్పుడు మనకు ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడుఈ సమస్యను మనం పరిశీలించినట్లైతే గంటకు 200 మోల్ చొప్పున ప్రవహించే డిస్టిలేషన్ కాలమ్ కు ఫీడ్ స్ట్రీమ్ ఉన్నట్లయితే మరియు కాంపోనెంట్ A యొక్క 40 మోల్ శాతం మరియు కాంపోనెంట్ B యొక్క 60 మోల్ శాతం కలిగి ఉన్నట్లయితే స్వేదన ప్రవాహం గంటకు 400 మోల్ చొప్పున ఉంటుంది మరియు 65 మోల్ శాతం కాంపోనెంట్ A ని కలిగి ఉంటుంది మరియు మిగిలినది కాంపోనెంట్ B లో 35 ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఈ మా ప్రాసెస్ ఫ్లోఛార్టు యొక్క లేబుల్ ను గీయాలి మీరు స్వేచ్ఛ విశ్లేషణ స్థాయిని కూడా నిర్వహించాలి ఇప్పుడు ఈ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ను లెక్కించడానికి ఈ సమస్యను పరిష్కరించుకుందాం డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ లు NDF అని మనకు తెలుసు అంటే మనం తెలియనివారి సంఖ్యకు మరియు ఇండిపెండెంట్ ఈక్వేషన్ సంఖ్యకు మైనస్ ఇది ఇండిపెండెంట్ రియాక్షన్ సంఖ్య ఇక్కడ ప్రతిచర్యలు ప్రతిచర్యలు మైనస్ స్వతంత్ర సమీకరణాల సంఖ్య తరువాత ఉపయోగకరమైన సహాయక సమీకరణాలు లేదా సంబంధాల మైనస్ సంఖ్య ఇప్పుడు ఏమి చేయాలో మొదట మనం ప్రాసెస్ ఫ్లోఛార్ట్ అనే లేబుల్ ను గీయాలి అది ఏమిటి ఈ ప్రాసెస్ ఫ్లోఛార్ట్ అనేది డిస్టిలేషన్ కాలమ్ మరియు ఇన్ పుట్ ఉంటుంది మరియు స్ట్రీమ్ ల ద్వారా ఈ డిస్టిలేషన్ కాలమ్ ఉంటుంది ఇది స్ట్రీమ్ ల ద్వారా ఇక్కడ ఉండనివ్వండి ఈ సందర్భంలో ఫీడ్ మీకు గంటకు 200 మోల్ మరియు కాంపోనెంట్ ల మోల్ భాగం ఇవ్వబడుతుంది ఈ ఫీడ్ లోA కు 0 4 ఇవ్వబడుతుంది అయితే ఈ ఫీడ్ స్ట్రీమ్ B లో యొక్క మోల్ భాగం 0 6 ఇవ్వబడుతుంది ఈ డిస్టిల్లషన్ కాలమ్ ద్వారా ఈ విభజన నుండి మేము ఈ ప్రవాహం నుండి డిస్టిల్ల్యటు పొందుతున్నాము ఇది గంటకు 100 మోల్ మరియు ఈ స్వేదనంలో ఒక భాగం యొక్క మోల్ భాగం 0 65 మరియు ఈ ఈ డిస్టిల్ల్యటు లో కాంపోనెంట్ Bయొక్క మోల్ భాగం 0 35 ఇవ్వబడుతుంది అయితే ఈ స్వేదన కాలమ్ యొక్క ఈ దిగువ భాగం నుంచి విపరీతంగా 3 వలే ఇది మీకు తెలియని దిగువ మొత్తంతో బయటకు వస్తుంది ఇది Bగా ఉండనివ్వండి ఇది గంటకు మోల్ లో ఉంటుంది ఈ కాంపోనెంట్ A ఈ బాటమ్ ప్రొడక్ట్ B లో మీకు తెలియనిది మరియు తరువాత ఈ బాటమ్ ప్రొడక్ట్ లో కూడా మీకు తెలియని కాంపోనెంట్ B ఇప్పుడు ఈ సమస్య ఆధారంగా మనం డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఎలా ఉండాలో లెక్కించాలి దీన్ని ఇలా పట్టిక ఆకృతిలో ఉంచుకుందాం ఇక్కడ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య ఉంది మరియు ఇక్కడ ఇది సమర్థనగా ఉండనివ్వండి సరే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక సీరియల్ నంబర్ లాగా భావిస్తే ఇక్కడ 1 తెలియనివారిని అనుకుందాం ఇది 2 లాగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి దిగువ ఉత్పత్తి ఇది మీకు తెలియదు మరియు దిగువ ఉత్పత్తి వద్ద xBకూర్పు xB ఇక్కడ మాత్రమే ఎందుకంటే xB అయితే మీరు xAB ఏమిటో పొందవచ్చు లేదా ఇక్కడ xABఅనేది మీకు తెలిస్తే xBB తెలుసుకోగలుగుతారు కాబట్టి ఆ సందర్భంలోxAB 1 - xBB సమానం అవుతుంది అదేవిధంగా దీని ద్వారా ఇండిపెండెంట్ ఈక్వేషన్ సంఖ్య సంఖ్య ఏమిటి ఇక్కడ ఎన్ని స్వతంత్ర సమీకరణాలు ఏర్పడవచ్చు ఇక్కడ ఇది 2 అవుతుంది ఎందుకంటే ఒకటి మొత్తం మీద ఉంటుంది మరియు మరొకటి A లేదా B కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ లో ఒకటిగా ఉంటుంది ఆపై మీరు ఇక్కడ సంబంధాల సంఖ్యను లెక్కించాలి ఇది అవసరం లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఏదైనా ఈక్విలిబ్రియం కండిషన్స్ లేదా ఏదైనా డెన్సిటీ విస్కోసిటీ సంబంధాలు లేదా మీకు తెలిసిన అస్సలు అవసరం లేదు కాబట్టి ఆ సందర్భంలో ఇది 0 అవుతుంది ఇక్కడ సహాయక సంబంధాలు అవసరం లేదు ఆపై నెంబరు 4 స్వతంత్ర ప్రతిచర్యల సంఖ్య ఏమిటి ఇక్కడ ఎలాంటి ప్రతిచర్య లేదు అందువల్ల మీరు దానిని 0 గా రాయవచ్చు అందువల్ల డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య ఆ నిర్వచనం ప్రకారం సమానంగా ఉంటుంది కాబట్టి తెలియని వారి సంఖ్య 2ఇండిపెండెంట్ రియాక్షన్స్ సంఖ్య 0 ఇండిపెండెంట్ ఈక్వేషన్ ల మైనస్ సంఖ్య 2 మరియు తరువాత సంబంధాల మైనస్ సంఖ్య 0 కనుక ఇది చివరకు 0 గా వస్తుంది అంటే ఇక్కడ స్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్య 0 దాని అర్థం ఏమిటి వ్యవస్థ బాగా నిర్వచించబడింది మీరు ఈ సమస్య యొక్క ప్రత్యేక పరిష్కారాన్ని పొందవచ్చు కాబట్టి NDF 0 సిస్టమ్ కు సమానం కనుక ఈ విధంగా మనం ఫ్రీడమ్ యొక్క ప్రాసెస్ డిగ్రీలు ఏమిటో విశ్లేషించవచ్చు మనం ఇప్పుడు మరో ఉదాహరణలు చేద్దాం ఒక సమస్య ఇక్కడ మళ్లీ ఒక స్వేదన కాలమ్ ను కలిగి ఉందాం ఈ డిస్టిల్లషన్ కాలమ్ లో ఫీడ్ గంటకు 200 మోల్ చొప్పున ప్రవేశిస్తుంది ఇక్కడ ఈ ఫీడ్ వద్ద కంపోజిషన్ xAF 0 4కు దగ్గరగా ఉంటుందిఈ ఫీడ్ లోని xBకాంపోనెంట్ 0 6కు సమానం మరియు దిగువ ప్రొడక్ట్ B ఇక్కడ మీకు తెలియదు ఈxA Bవద్ద xBB మీకు తెలియదు ఈ టాప్ ప్రొడక్ట్ నుంచి స్వేదనం చేయబడ్డ మొత్తం గంటకు 100 మోల్ గా చెప్పవచ్చు ఈ డిస్టిల్ల్య్ట్ లో భాగం A కోసం ఇక్కడ కూర్పు మీకు తెలియదు ఇంతకు ముందు ఉదాహరణలో మీకు తెలిసిన దానిని మేం మీకు తెలియజేశాం ఈ సందర్భంలో ఇది మీకు తెలియదు మరియుxBD కూడా మీకు తెలియదు అయితే ఈ తెలియని వేరియబుల్స్xAD నుంచి మీరు దీనిని కనుగొనవచ్చు ఇది 1 మైనస్ xAD ఉంటుంది నెంబరు 2 ఇండిపెండెంట్ ఈక్వేషన్ ల సంఖ్య 0 0 ఎందుకంటే ఈ సెపరేషన్ ప్రాసెస్ లో ఎలాంటి ప్రతిచర్యలు జరగడం లేదు సంఖ్య 3 ఇండిపెండెంట్ ఈక్వేషన్ లు సంఖ్య 2కు సమానం మీరు ఈ మెటీరియల్ బ్యాలెన్స్ చేయవచ్చు ఒకటి మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ రెండు కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ లో ఒకటి అప్పుడు సంబంధాల సంఖ్య ఏమిటి ఏవైనా సహాయక సంబంధాలు ఉన్నాయా లేదా అది 0 కి సమానం అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీకు తెలిసిన సంబంధాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇటు వంటి వేరియబుల్స్ ఉష్ణోగ్రతపై ఆధారపడతాయి లేదా స్నిగ్ధత పై ఆధారపడి ఉంటాయి లేదా ఏదైనా ఉన్నాయాలేదా అందువల్ల అది అవసరం లేదు మీరు ఇక్కడ 0 రాయవచ్చు అందువల్ల డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య NDF యొక్క నిర్వచనం ప్రకారం ఇక్కడ తెలియని వారి సంఖ్య 3 ప్లస్ ప్రతిచర్యల సంఖ్య 0 మైనస్ సంఖ్య స్వతంత్ర సమీకరణాల సంఖ్య 2 మరియు మైనస్ సంఖ్యలో సహాయక సంబంధాలు 0 చివరకు మేము ఇక్కడ స్వేచ్ఛా డిగ్రీల సంఖ్య 1 ను పొందుతున్నాము ఈ సందర్భంలో స్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్య 1 కన్నా ఎక్కువగా ఉన్నందునఏదయితే చర్చించామో ఇక్కడ ఇవ్వబడినది స్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్య 0 కన్నా ఎక్కువగా ఉంటే సిస్టమ్ నిర్వచించబడింది అంటే పేర్కొన్న కింద అనంతమైన పరిష్కారాలు ఉన్నాయి అలాంటప్పుడు మరింత ఇండిపెండెంట్ ఈక్వేషన్లు అవసరమని మీకు తెలుసు కాబట్టి దీని కోసం ఇది నిర్వచించబడిందని సిస్టమ్ నిర్వచించబడిందని మేము చెప్పగలం మీరు ఒకటి కంటే ఎక్కువ పరిష్కారాలను పొందవచ్చు కాబట్టి దాని కోసం మీకు ప్రత్యేకమైన పరిష్కారం పొందడానికి ఎక్కువ సమీకరణాలు అవసరం ఈ విధంగా మనం స్వేచ్ఛా విశ్లేషణ యొక్క డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ కోసం ఈ రకమైన సమస్యను పరిష్కరించవచ్చు ఇప్పుడు మల్టీ కాంపోనెంట్ సెపరేషన్ ప్రాసెస్ మల్టీ కాంపోనెంట్ సెపరేషన్ ప్రాసెస్తో స్వేచ్ఛ యొక్క డిగ్రీలతో మరో ఉదాహరణలు చూద్దాం మల్టీ కంపోనెంట్ సెపరేషన్ ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ తో ఇక్కడ పరిశీలిద్దాం ఈ సందర్భంలో మీ సెపరేషన్ ప్రాసెస్ కోసం డిస్టిల్లషన్ కాలమ్ మీ ఒక ఇన్పుట్ను పరిశీలిద్దాం దీని కోసం 2 అవుట్పుట్లు ఉంటాయి ఇన్పుట్లో ఫీడ్ ఉంటుంది ఇక్కడ స్ట్రీమ్ యొక్క మోల్స్ 1 స్ట్రీమ్ 2 ఇక్కడ స్ట్రీమ్ 3 గా ఉండనివ్వండి కాబట్టి nA1 అంటే స్ట్రీమ్ 1 లో భాగం A కాబట్టి ఇక్కడ భాగం A యొక్క మోల్స్ సంఖ్య మోల్ భిన్నాలకు బదులుగా ఇవ్వబడుతుంది ఇది మీకు తెలియని 100 మరియు n B 1 గా ఉండనివ్వండి ఇక్కడ nC 1 తెలియదు ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి అందువల్ల మీరు ఇక్కడ మల్టీ కంపోనెంట్ సెపరేషన్ ప్రాసెస్ ను పరిశీలిస్తున్నారు మూడు భాగాలు ఉన్నాయి A B C భాగాలు ఉన్నాయి ఇప్పుడు స్ట్రీమ్ 1 లో ఈ 3 భాగాలు ఉన్నాయి కానీ ఒక భాగం మాత్రమే మీకు ఇవ్వబడింది మిగతావి మీకు తెలియదు స్ట్రీమ్ 2 నుండి డిస్టిల్ల్య్ట్ వలె దానిని ఇక్కడ డిస్టిల్ల్య్ట్చేయనివ్వండి డిస్టిల్ల్య్ట్ ఇక్కడ సెకనుకు 100 కిలోలు ఇవ్వబడుతుంది మరియు nA2 కి సెకనుకు 60 కిలోలు మరియు nB2 సెకనుకు 40 కిలోలు ఇవ్వబడుతుంది ఇక్కడ 3 స్ట్రీమ్లో మీకు దిగువ ఉత్పత్తి తెలుసు ఇది మీకు ఇవ్వబడలేదు కానీ ఇక్కడ భాగాల వారీగా A యొక్క మోల్స్3 గా ఇవ్వబడింది ఇది కూడా మీకు ఇవ్వబడలేదు మీకు nA3 nC3కూడా తెలియదు కాబట్టి ఇక్కడ మొత్తం B తెలియదు దిగువ ఉత్పత్తి మొత్తం మీకు తెలియని ఈ భాగం ఎంత ఉంటుందో కూడా తెలియదు ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఫీడ్లోని 40 భాగం దిగువన ముగుస్తుందని మీరు పరిగణించాలి డిస్టిల్ల్య్ట్కూడా ఈ 40 కలిగి ఉంటుంది అంటే ఇక్కడ ఫీడ్లో 40 A ఉంటుంది కాబట్టి మీరు దిగువ మరియు డిస్టిల్ల్య్ట్ రేటు ఒకటేనని చెప్పవచ్చు కాబట్టి దీని ఆధారంగా మనం తెలియని వారి సంఖ్య ఒకటి అని చెప్పవచ్చు మరొకటి ఇక్కడ 1 లో nB మరొకటి 3 లోnA మరొకటి 3 లోnB మరియు అక్కడ B మొత్తం ఎంత ఉంటుందో మీకు తెలియదు కాబట్టి దీని నుండి మనం ఇక్కడ తెలియనివిnC3అని చెప్పవచ్చు అయితే ఈ nB1 మరియు nB3యొక్క ఈ 2 తెలియని వాటిని నుంచి మీరు ఈ తెలియనిnC3ని పొందవచ్చు ఒకవేళ ఆ స్ట్రీమ్ 3 నుంచి దిగువ B మొత్తం మీకు తెలిసినట్లయితే కాబట్టి ఇతరులు మీకు తెలిసినందున మేము ఇక్కడ nC3ను పరిగణించకూడదు స్ట్రీమ్ 1 లో nB1మీకు ఎందుకు తెలియదు అని మీకు nB1మాత్రమే తెలియదు ఎందుకంటే ఇక్కడ nB1తెలియకపోతే మీరు ఈ nC1ను ఏదైనా nA1 మరియు nB1 నుండి పొందవచ్చు ఎందుకంటే nA1 మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి దీని నుండి nC1ఏమి ఉండాలి అనే మొత్తం ఫీడ్ నుండి సులభంగా లెక్కించవచ్చు కాబట్టి మేము ఈ nC1ను కూడా పరిగణించాల్సిన అవసరం లేదు ఆపై 0 కి సమానంగా ఉండే ఇండిపెండెంట్ రియాక్షన్ సంఖ్య ఎంత ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ప్రతిచర్య జరగలేదు మరియు ఇక్కడ సమానం అయిన మెటీరియల్ బ్యాలెన్స్ నుండి స్వతంత్ర సమీకరణం యొక్క సంఖ్య 3 ఏర్పడుతుంది ఎందుకంటే ఇది 3 భాగాలు మెటీరియల్ బ్యాలెన్స్లో మొత్తం బ్యాలెన్స్ 2 అవుతుంది ఆపై సంబంధాల సంఖ్య ఎలా ఉండాలి ఇది 2 కి సమానంగా ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఫీడ్ లో 40 A దిగువ D B దిగువ మరియు D మరియు B సమానంగా ఉంటాయి కాబట్టి ఈ 2 సంబంధాల నుండి మీరు అనేక సంబంధాలు 2 కు సమానంగా ఉంటాయని చెప్పవచ్చు ఇప్పుడు తెలియని వేరియబుల్స్ సంఖ్య ఇక్కడ ఉంది అంటే F nB1 nA3 nB3మరియు B మొత్తం ఇక్కడ 5 కాబట్టి మొత్తం తెలియనివి 5 ఇప్పుడు ఈ డేటా నుండి NDF లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ NDF తెలియని సంఖ్య 5కు సమానం అవుతుంది ప్రతిచర్యల సంఖ్య 0 మైనస్ సంఖ్య ఇండిపెండెంట్ ఈక్వేషన్ సంఖ్య 3 మైనస్ సంఖ్య సంబంధాలు 2 కాబట్టి ఇది 0కి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఈ బహుళ కాంపోనెంట్ వేర్పాటు ప్రక్రియతో మేము డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్యను లెక్కించగలమని చెప్పవచ్చు ఈ ఫ్లోచార్ట్ ఫ్లో రేఖాచిత్రం మరియు ఫ్లోషీటింగ్ ఆధారంగా స్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్య 0 కి సమానంగా ఉండును అందువల్ల వ్యవస్థ పరిష్కారం కావడానికి బాగా నిర్వచించబడిందని మేము చెప్పగలం ఈ సందర్భంలో ఈ పటం ప్రకారం మరొక ఉదాహరణలను ఇక్కడ డిస్టిల్ల్య టుద్వారా ఒక సెపరేషన్ ప్రాసెస్ లాగా పరిశీలిద్దాం ఇక్కడ మళ్ళీ డిస్టిల్ల్య టు చేయండి xA2 xB2 మీకు తెలియదు మీకు xC2తెలియదు అయితే ఇక్కడ దిగువన ఇది మీకు తెలియదు ఆ తర్వాత ఆ xA3 0 1xB3 0 7కి సమానంగా ఉంటుంది అది 0 2కు సమానం అవుతుంది ఆపై xA3 0 1 0 7 కు సమానమైన xB3 మరియు xBC 0 2 కు సమానం ఫీడ్ F లో మీకు 100 మరియు xA1ఇది 0 2xB1ఇది 0 3 మరియుxC1 మీకు తెలియదు ఒక ముఖ్యమైన సంబంధం ఇక్కడ ఇవ్వబడింది ఈ విధంగా 80 స్ట్రీమ్ 1 డిస్టిల్ల్య టు మరియు 50 స్ట్రీమ్ 1 లేదా ఫీడ్ మీరు ఫీడ్ దిగువన ముగుస్తుందని చెప్పవచ్చు కాబట్టి దీని ఆధారంగా డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ లు ఎలా ఉండాలి ఈ సందర్భంలో మరలా మనం తెలియనివారి సంఖ్య 4 ఎందుకు ఒకటి D ఒకటి xA2ఒకటి xB2 మరొకటి B మరియు తరువాత ప్రతిచర్య సంఖ్య 0 ఇండిపెండెంట్ ఈక్వేషన్ సంఖ్య ఇక్కడ 3కు సమానంగా ఉంటుంది మొత్తం ఇతరులకు ఎందుకంటే 3 భాగాలలో 2 నుండి ఉంటుంది సమస్య ప్రకారం ఇక్కడ సంబంధాల సంఖ్య 2 కాబట్టి NDF స్వేచ్ఛా డిగ్రీల సంఖ్య ఇక్కడ సమానంగా ఉంటుంది 4 0 3 ఇక్కడ 2 కి సమానం అవుతుంది 1 ఇక్కడ మీకు తెలుసా మళ్ళీ మళ్ళీ దాని కంటే తక్కువ 0 దీని అర్థం ఏమిటి ఆ వ్యవస్థ బాగా నిర్వచించబడలేదు మీరు ఈ సిస్టమ్ కోసం మీకు తెలిసిన ప్రత్యేకమైన పరిష్కారాన్ని పొందలేరు అందువల్ల ఇవ్వబడిన సమాచారం తెలియని స్థలాల సంఖ్య తెలియని వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నందున ఇది పేర్కొనబడింది కాబట్టి మేము ఈ సమస్యను చేయలేము మరియు దాని కోసం మీరు ఆ సమీకరణాలను తగ్గించుకోవాలి లేదా ఈ సమీకరణాన్ని పరిష్కరించడానికి మరియు సిస్టమ్ సరే కోసం ప్రత్యేకమైన పరిష్కారాన్ని పొందటానికి అక్కడ ఉన్న ఇతర తెలియనివాటిని మీరు పరిగణించవచ్చు ఇప్పుడు బహుళ యూనిట్ ప్రక్రియలకు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ను విశ్లేషిద్దాం ఈ సందర్భంలో డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ లు ఒకే యూనిట్ ప్రాసెస్ కోసం మేము వివరించిన దాన్ని సులభంగా బహుళ యూనిట్ ప్రాసెస్కు కూడా విస్తరించవచ్చు అలాంటప్పుడు మీరు అన్ని యూనిట్ లు మరియు స్ట్రీమ్ ల కొరకు అన్ని సంబంధిత తెలియని వాటితో పూర్తిగా ఫ్లోఛార్ట్ కు లేబుల్ చేయాలి ఆపై ఆ యూనిట్ కార్యకలాపాల కోసం ప్రతి యూనిట్ పై విడిగా డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ను నిర్వహించండి మరియు దానికి అనుగుణంగా మీరు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్యను లెక్కించాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చేద్దాం 30 కార్బన్ డయాక్సైడ్ మరియు 10 హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు నత్రజనిని కలిగి ఉన్న ఫీడ్ నుండి కార్బన్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్లను తొలగించడానికి ఉపయోగించే ఒక శోషక స్ట్రిప్పర్ వ్యవస్థ అబ్సర్బెర్ లో ఒక ద్రావకం హైడ్రోజన్ సల్ఫైడ్ కార్బన్ డయాక్సైడ్ను ఎన్నుకుంటుంది అబ్సర్బెర్ ఓవర్ హెడ్ 1 కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కలిగి ఉంటుంది మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ లేదు మరియు నైట్రోజన్ సాల్వెంట్ లో కరగదు రిచ్ ద్రావకం అబ్జార్బర్ను వదిలివేసే ప్రవాహాలు మరియు ఓవర్హెడ్ స్ట్రీమ్లో 20 ద్రావకం ఉంటుంది మరియు 25 కార్బన్ డయాక్సైడ్ మరియు 15 హైడ్రోజన్ సల్ఫైడ్ను ముడి ఫీడ్లో శోషకానికి కలిగి ఉంటుంది ఇప్పుడు దీని ఆధారంగా మీకు సమస్య తెలుసు మరియు ప్రక్రియ యొక్క ఫ్లోచార్ట్ను పూర్తిగా లేబుల్ చేయండి మరియు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ చేయండి ఇప్పుడు ఇక్కడ చూపిన విధంగా ఫ్లోచార్ట్తో ఈ సమస్యను పరిష్కరిద్దాం ఇక్కడ అబ్జార్బర్ స్ట్రిప్పర్ మరియు ఫ్లాష్ యూనిట్లు ప్రక్రియ కోసం ఇవ్వబడ్డాయి మరియు శోషకంలో C కొన్ని ఇన్పుట్ అవుట్పుట్ కూడా వస్తుంది ఫ్లాష్ నుండి కొంత రీసైకిల్ ఉంటుంది అది శోషకానికి పంపబడుతుంది కొంత భాగాన్ని మళ్ళీ స్ట్రిప్పర్కు పంపుతుంది ఫ్లోఛార్టులో తెలిసిన మరియు తెలియని వేరియబుల్స్ అన్నీ అక్కడ పేర్కొనబడ్డాయని మీరు గమనించవచ్చు ఇప్పుడు మీరు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ను నిర్వర్తించాల్సి ఉంటుంది మీకు తెలిసిన పరికరాలను వ్యక్తిగతంగా పరిగణించినట్లయితే ఇప్పుడు తెలియని వారి సంఖ్యను చూడండి మనం ఇక్కడ పరిశీలిస్తే తెలియనివారి అబ్సర్బెర్ నెంబర్ 8 నెంబర్ అఫ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ 4 నెంబర్ అఫ్ రిలేషన్స్ 0 కాబట్టి ఆ సందర్భంలో డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ నాలుగుకు సమానం అదేవిధంగా ఫ్లాష్ తెలియనివి ఉన్నాయని మీరు భావించినట్లయితే తెలియని వారి సంఖ్య ఇక్కడ ఉంటుంది 7 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ సంఖ్య 3 నెంబర్ అఫ్ రిలేషన్స్ సంఖ్య 2 మరియు తరువాత డిగ్రీల సంఖ్య 2 అవుతుంది తెలియని వేరియబుల్స్ సంఖ్య స్ట్రిప్పర్ కొరకు 5 స్ట్రిప్పర్ కోసం స్వతంత్ర సమీకరణాల సంఖ్య 3 అవుతుంది మరియు స్ట్రిప్పర్ కోసం ఎటువంటి సంబంధాలు ఇవ్వబడవు ఆపై తదనుగుణంగా డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య ఉంటుంది అదేవిధంగా మీరు స్ట్రిప్పర్ స్ప్లిటర్ కోసం డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ల సంఖ్య మిక్సర్ కోసం డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ మొత్తం మీకు తెలిసిన వ్యవస్థకు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ను లెక్కించవచ్చు ఈ సందర్భంలో మీరు మొదట కనుగొనాల్సిన స్వేచ్ఛ యొక్క అత్యల్ప డిగ్రీలు మరియు మొత్తం ప్రక్రియల కోసం ఇది 1 గా వస్తోంది కాబట్టి ఇది ఒక ప్రాతిపదికను తగ్గిస్తుందని నిర్దేశిస్తుంది ఇది డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య 0 కి ఉంటుంది మీరు వ్యవస్థను నియంత్రించాలి మీరు ఇతర యూనిట్ ను పరిగణనలోకి తీసుకొని మెటీరియల్ బ్యాలెన్స్ నుండి తయారు చేసే కొన్ని సంబంధాలు లేదా వేరియబుల్స్ లేదా స్వతంత్ర సమీకరణాలతో వ్యవస్థను తారుమారు చేయాలి ఏదేమైనా చివరి డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ అక్కడ 0 గా మారుతుందని గమనించవచ్చు ఆపై మీరు మొత్తం వ్యవస్థలు బాగా నిర్వచించబడతాయని మరియు తదనుగుణంగా మొత్తం వ్యవస్థకు స్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్య 0 కి సమానంగా ఉంటుందని మీరు చెప్పవచ్చు మరియు దాని ప్రకారం మేము సమస్యను పరిష్కరించాలి మరియు మీరు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య 0 మరియు ప్రత్యేక పరిష్కారానికి సమానంగా పొందవచ్చు ఇక్కడ మాదిరిగానే మీథేన్ ఆక్సీకరణ ప్రక్రియ వంటి డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఏమిటో ప్రతిచర్యతో మరొక ఉదాహరణను పరిశీలిస్తే ఈ సందర్భంలో ప్లగ్ ఫ్లో రియాక్టర్ కు ఫీడ్ లో మీథేన్ మరియు ఆక్సిజన్ యొక్క సమాన మోలార్ పరిమాణాలు ఉంటాయి సెకనుకు 100 మోల్స్ ఫీడ్ ల ఆధారంగా ఊహించండి మీథేన్ యొక్క ఫ్రాక్షనాల్ కన్వర్షన్ 0 1 మరియు ఫార్మల్డిహైడ్ యొక్క భిన్న దిగుబడి 0 855 మీథేన్ మరియు ఆక్సిజన్ ఈ ఫార్మల్డిహైడ్ అనే catalyst రూపంలో ప్రతిస్పందిస్తాయి పార్లల్ రియాక్షన్ మీథేన్ కార్బన్ డై ఆక్సైడ్ కు ఆక్సిడైజ్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ పొందుతున్నాము మరియు సిస్టమ్ దానికి పేర్కొనబడింది స్ట్రీమ్ లతో తెలిసిన వేరియబుల్స్ మరియు తెలియని వేరియబుల్స్ ఈ సందర్భంలో తెలియని వారి సంఖ్య 7 కి దగ్గరగా ఉంటుంది ఒకటి మీథేన్ మోల్స్ ఒకటి ఆక్సిజన్ మోల్స్ ఒకటి ఫార్మాల్డిహైడ్ మరియు నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ మోల్స్ మరియు 2 ఇక్కడ మీకు తెలియని ఈ 2 ప్రతిచర్యకు ప్రతిచర్యల పరిధి తెలుసు కాబట్టి మొత్తం తెలియని వేరియబుల్స్ 7 మరియు ఇండిపెండెంట్ ఈక్వేషన్ సంఖ్య ఇక్కడ మీ భాగాల సంఖ్య అది ఇక్కడ 5 కి సమానం అవుతుంది ఆపై సహాయక సంబంధాల సంఖ్య 2 ఇవ్వబడుతుంది కాబట్టి స్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్య తదనుగుణంగా 0 కి సమానంగా ఉంటుంది ఇక్కడ ఆ సమీకరణాల ప్రకారం తెలియని వేరియబుల్స్ సంఖ్య మీకు తెలియని వారి సంఖ్య 5 అని చెప్పవచ్చు ఆపై ప్రతిచర్యల సంఖ్య 2 కి సమానంగా ఉంటుంది కాబట్టి మేము తీసుకున్న ప్రకారం ఈ తెలియని సంఖ్య 7 2 కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తదనుగుణంగా డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ల సంఖ్య 0 కి సమానంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీథేన్ ఉత్పత్తి మరొక సమస్యను చూద్దాం ఇక్కడ ఈ ఫ్లోఛార్టు ఇవ్వబడింది మరియు విభిన్న యూనిట్ ల కొరకు విభిన్న ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ స్ట్రీమ్ ల్లో అన్ని తెలిసినవి మరియు తెలియని వేరియబుల్స్ పేర్కొనబడ్డాయి తదనుగుణంగా తెలియని వారి సంఖ్యఇండిపెండెంట్ ఈక్వేషన్స్ మరియు ఆక్సిలియరీ రిలేషన్స్ సంఖ్య ఇవ్వబడతాయి ఆపై వ్యక్తిగత పరికరాల ఆధారంగా విశ్లేషించబడే సంఖ్య ఎలా ఉండాలో అది స్లైడ్లలో చూపబడుతుంది ఆపై నెంబర్ అఫ్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య యొక్క సంఖ్య 0 లో ఇక్కడ ప్రాసెస్ వ్యవస్థలు ఏవీ కలిగి ఉండవని మనం చెప్పగలం ఆపై 1 యొక్క అత్యల్ప విలువలు ఇక్కడ రియాక్టర్కు అనుగుణంగా ఉంటాయి అంటే 1 దీని అర్థం తెలియని వాటిలో ఒకటి ఇక్కడ పేర్కొనబడాలి లేదా సమస్యలను సంభావ్యంగా పరిష్కరించడానికి అదనపు సమాచారం అవసరం అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ విశ్లేషించవచ్చు అదేవిధంగా రీసైకిల్ స్ట్రీమ్తో అమ్మోనియా ప్రతిచర్యలకు మరొక ఉదాహరణ ఇవ్వబడుతుంది ఇక్కడ మీకు తెలిసిన మరియు తెలియనివి ఈ ఫ్లోచార్ట్లో పేర్కొన్న వేరియబుల్స్ తెలిసిన ప్రవాహ ప్రవాహాలు సంబంధిత యూనిట్లు మరియు అవి స్వేచ్ఛా స్థాయిలు ఇలాంటి వ్యక్తిగత యూనిట్ల కోసం విశ్లేషించబడతాయి ఇక్కడ కూడా మీరు మొత్తం ప్రక్రియను పొందుతున్నారు ఈ స్థాయి స్వేచ్ఛ 0 కాబట్టి ఈ వ్యవస్థలను బాగా నిర్వచించవచ్చని మేము చెప్పవచ్చు కాబట్టి మీరు ప్రత్యేక పరిష్కారాన్ని పొందడానికి ఈ సమీకరణాన్ని పరిష్కరించవచ్చు మరొక ఉదాహరణ మిథనాల్ కంబషన్ ప్రాసెస్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ను ఎలా విశ్లేషించాలో ఫ్లోచార్ట్లో తెలిసిన మరియు తెలియని వేరియబుల్స్తో ఇక్కడ మీరు ఈ స్వేచ్ఛను 0 గా పొందవచ్చు అదేవిధంగా టర్బైన్ పవర్ ప్లాంట్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఎనాలిసిస్ ను ఎలా చేయాలో ఇవ్వబడుతుంది డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఉపయోగించడం మరియు తెలియని వారి సంఖ్య ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ మరియు సంబంధాల సంఖ్యను తెలుసుకోవడం మరియు తదనుగుణంగా డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ సంఖ్య ఏమిటో తెలుసుకోవడం కాబట్టి ఇక్కడ ఈ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి ఈ ఉదాహరణల ద్వారా అక్కడ ఈ స్ను ఎలా లెక్కించాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన స్వేచ్ఛ విశ్లేషణ కోసం మరింత చదవడానికి నేను మీకు ఈ పాఠ్యపుస్తకాలు సూచిస్తాను ఈ విశ్లేషణ కోసం మీరు రిఫరెన్స్ పుస్తకాలను కూడా అనుసరించవచ్చు కాబట్టి మన మెటీరియల్ బాలన్స్ ఎనాలిసిస్ ఈక్వేషన్స్ ఆధారంగా ఈ కంప్యూటేషనల్ ఫ్లోషీట్ గురించి మరింత చర్చిస్తాము తరువాత ఉపన్యాసంలో ఇదే మాడ్యూల్ కింద ఫ్లోషీటింగ్ మరియు ఫ్లోషీటింగ్ కోడ్ ల గురించి మనం వివరిస్తాం కాబట్టి ఇక్కడ మీరు శ్రద్ధచూపినందుకు ధన్యవాదాలు ఈ టాప్ ప్రొడక్ట్ నుంచి స్వేదన ం చేయబడ్డ మొత్తం గంటకు 100 మోల్ గా మీకు తెలుసు అని మీరు చెప్పవచ్చు మరియు ఈ స్వేదనంలో భాగం A కోసం ఇక్కడ కూర్పు మీకు తెలియదు ఇంతకు ముందు ఉదాహరణలో మీకు తెలిసిన దానిని మేం మీకు తెలియజేశాం ఈ సందర్భంలో ఇది మీకు తెలియదు మరియు ఎక్స్ బి డి కూడా మీకు తెలియదు అయితే ఈ తెలియని వేరియబుల్స్ నుంచి మీరు దీనిని కనుగొనవచ్చు ఇది 1 మైనస్ ఎక్స్ ఎడి గా ఉంటుంది